కాబట్టి Vb Vc Ib Ic Zf 3 Zf Ia0 ఈ సందర్భంగా మేము 3 Zf Ia0 వ్రాస్తున్నాము ఇక్కడ మీరు చూస్తే Ib Ic 3Ia0 నేను ఇక్కడ కుడి వైపున చేస్తున్నాను Ia1 Ia2 Ia0 131 2 1 2 1 1 1 Ia Ib Ic ఇది మనకు తెలుసు అందువల్లIa1 Ia2 Ia0 13 1 β β2 మీకు మాతృక తెలుసు అప్పుడు Ia 0 మరియు ఇది Ib మరియు ఇది Ic ఎందుకంటే అది మీ డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ అది b మరియు c మధ్య జరిగింది కాబట్టి Ia 0 కాబట్టి ఇక్కడ మీరు Ia0 0 ను పెడితే అది Ib Icకాబట్టి ఈ సమీకరణం నుండిIa0 13 కు సమానం ఎందుకంటే అప్పుడు మీ Ib Ic అంటే Ib Ic 3 Ia0 అవుతుంది కాబట్టి ఈ ఒక Ib Ic స్థానంలో 3 Ia0 ఉంటుంది అందుకే Vb Vc 3 Zf Ia0 ఇప్పుడు వోల్టేజీల యొక్క సుష్ట భాగాలు ఇవ్వబడ్డాయి ఇవి మళ్ళీ మనకు తెలుసు కాబట్టి Va1 Va2 Va0 131 2 1 2 1 1 1 Va Vb Vc మరియు ఇది మీ Va Vb మరియు Vc Vb ఇక్కడ నేను Vb Vc వ్రాస్తున్నాను ఇది సమీకరణం 32 ఇప్పుడు సమీకరణం 32 నుండి మీరు నేరుగా Va1 ను వ్రాయవచ్చు ఉదాహరణకు మీరు Va1 వ్రాస్తే అది మళ్ళీ Va β Vb β2 Vb అవుతుంది ఎందుకంటే Vb Vc మీరు Va2 అని వ్రాస్తే అది కూడా 13అవుతుంది మీరుVa β2 Vb β Vb అని వ్రాస్తారు అంటే β2 β రెండూ సమీకరణాలు ఒకటే అంటే నేరుగా మనం దానిని వ్రాయవచ్చు Va1 Va2 13 Va β2 β Vb ఇది సమీకరణం 33 కాబట్టి మరియు Va0 చివరిది Va Vb Vc Vb అంటే Va0 13 Va 2 Vb కాబట్టి ఇది సమీకరణం 34 కాబట్టి 33 మరియు 34 సమీకరణాన్ని ఉపయోగించడం అంటే మీరు సమీకరణం 33 నుండి సమీకరణం 34 ను తీసివేయండి మీరు తీసివేస్తే మీకు లభిస్తుందిమనకు Va0 Va1 కావాలి Va0 Va1 కాబట్టి మీ 33 సమీకరణాన్ని సమీకరణం 34 నుండి తీసివేయండి మీరు అలా చేస్తే Va0 Va1 ఇలా13 2 β β2 Vb వస్తుంది ఇప్పుడు Va0 Va1 ప్రాథమికంగా 13 1 ను జోడించండి మరియు1 మైనస్ చేయండి మీరు 1 ను జోడిస్తే 2 1 3 అవుతుంది మీరు సాధారణంగా తీసుకునే మైనస్ మీకు 1 β β2మీ V b అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీ 1 β β2 0 మీకు తెలుసు సుష్ట భాగం సమయంలో మనము దీనిని ఇచ్చాము కాబట్టి ఇక్కడ 0 ఉంచండి అంటే Va0 Va1 3 ఎందుకంటే ఈ 3 13 Vb అంటే Va0 Va1 నిజానికి Vb కి సమానం కాబట్టి మరియు Vb Vc కాబట్టి సహజంగా ఇది Vb కి సమానం కాబట్టి Va0 Va1 3 Zf Ia0 ఎందుకంటే Vb 3 Zf Ia0 కు సమానం ఇక్కడ మనము సమీకరణం 31 లో ఉన్నాము Vb Vc 3 Zf Ia0 అన్ని ఎక్ససైజ్ మీ కోసం కుడి వైపు జరిగాయని చూపించాము కాబట్టి ఈ సందర్భంలో మీ Va0 Va1 3 Zf Ia0 అని అర్థం ఇది వాస్తవానికి సమీకరణం 35 అంటే సమీకరణం 33 అంటే ఈ సమీకరణం 33 35 మరియు 30 ఈ మూడు సమీకరణాలు ఫిగర్ 6 లో చూపిన విధంగా సీక్వెన్స్ నెట్వర్క్ యొక్క కనెక్షన్ను గీయవచ్చు కాబట్టి 33 35 మరియు 30 కాబట్టి సమీకరణం 33 ఇది వాస్తవానికి Va1 Va2 ఇది మొదటి విషయం ఇప్పుడు సమీకరణం 35 నేను కుడి చేతి వైపు వ్రాసాను అది Va0 Va1 3 Zf Ia0 మరియు సమీకరణం 30 వాస్తవానికి నేను ఈ రేఖాచిత్రాన్ని గీయడం కోసం ఈ సమీకరణాన్ని తిరిగి వ్రాస్తున్నాను మరియు దీనికి Ia1 Ia2 Ia0 0 ఇవ్వబడింది అంటే ఈ మూడు సమీకరణాలు దీనికి ఉదాహరణగా అనుకుందాం ఈ మూడు సమీకరణాలు మీకు ఇవ్వబడ్డాయి మరియు మీరు పూర్తిగా మీ సీక్వెన్స్ నెట్వర్క్ కనెక్షన్ ను గీయండి ఈ సమీకరణాలు మీకు ఫాల్ట్ జరిగిన తరువాత ఇవ్వబడ్డాయి ఉదాహరణకు ఎవరో ఇచ్చిన తర్వాత అది సానుకూల ప్రతికూల మరియు సున్నా శ్రేణి సంబంధం అని చెప్పండి దయచేసి మీరు సర్క్యూట్ చేయండి కాబట్టి 33 అనేది Va1 Va2 అంటే మీ క్రమాన్ని సానుకూలంగా మరియు ప్రతికూలంగా సమాంతరంగా అనుసంధానించాలి అని మేము సూచిస్తున్నాము మరొకటి Ia1 Ia2 Ia0 0 ఈ పరిస్థితి కూడా మీరు సంతృప్తి పరచాలి మరియు Va0 సమానంగా ఉంటుంది మీరు మీ Ia0 ను Va1 3 Zf ని సంతృప్తిపరచాలి ఒకరు దాన్ని ఎలా చేస్తారు కాబట్టి నలుపు రంగు నా పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ Ea అక్కడ Z1 Ia1 గా ఉంది ఇది నా నెగటివ్ సీక్వెన్స్ ఒకటి ఇది g Z2 మళ్ళీ నేను నల్లని సిరా ఉపయోగించాను మరియు ఇది సున్నా క్రమం Z0 ఇప్పుడు మొదటి విషయం ఏమిటంటే నా Va1 Va2 మరియు ఈ కనెక్ట్ కనెక్టర్లు Ia1 Ia2 Ia0 0 కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు ఇది మీ Va0 ఇది మీ సున్నా క్రమం ఈ ప్రతికూల శ్రేణి నెట్వర్క్ ఇది Ia2 వస్తోంది ఇక్కడ మరియు సున్నా క్రమం నుండి ఈ Ia0 ఇక్కడ వస్తోంది మరియు సానుకూల క్రమం Ia1 నుండి మీరు Ia1 Ia2 Ia0 0 వంటి జంక్షన్ పాయింట్ చేయాలి అంటే ఈ Ia1 ఇక్కడ వస్తోంది Ia2 ఇక్కడకు వస్తోంది Ia0 కూడా వస్తోంది ఇక్కడ ఈ సమయంలో మీరు ఇక్కడ చట్టాన్ని వర్తింపజేస్తారు కాబట్టి Ia1 Ia2 Ia0 0అవుతుంది అదేవిధంగా ఇది మీ ప్లస్ ప్లస్ కనెక్షన్ సరియైనది ఈ విధంగా ఇక్కడ కూడా మీరు ఇక్కడ కనెక్ట్ అయినట్లుగా మొదటి అవుట్గోయింగ్ ఒకటి చూడవలసి ఉంది ఇక్కడ మీరు కూడా కనెక్ట్ అవ్వాలి కానీ ప్రశ్న ఏమిటంటే Va0 Va1 3 Zf Ia0 అంటే ఈ Ia0 ఈ కరెంట్ ఫాల్ట్ ఇంపెడెన్స్ ప్రవహిస్తోంది మొత్తం 3 Zf గా వస్తుంది అంటే ఇది Ia0 Ia0 కరెంట్ ఎంటర్ మరియు ఇలా వెళుతుంది కాబట్టి ఇది Ia0 కాబట్టి ఈ టెర్మినల్ నుంచి బయలుదేరడం వలన 3 Zf Ia0 అవుతుంది ఎందుకంటే Va0 Va1 3 Zf Ia0 కాబట్టి 3 Zf ఈ 3 Zf ఇక్కడకు వస్తుంది మరియు ఇక్కడ కూడా Ia2 ఇది Ia2 కోసం ప్రస్తుత మార్గం కాబట్టి ఈ Ia2 నుండి కూడా బయలుదేరుతుంది మరియు ఇది Ia1 కోసం ప్రస్తుత మార్గం కూడా వదిలివేస్తుంది కానీ ఈ 3 Zf వస్తుంది ఒకవేళ Zf 0 అయితే అది మునుపటిలాగే ఉంటుంది ఒకటి మాత్రమే ఇన్కమింగ్ మరియు ఇక్కడ ఇది అన్ని ప్రవాహాలు అవుట్గోయింగ్ కాబట్టి మీరు ఇది Va1 Va2 అని పిలుస్తే ఎందుకంటే మీరు ఇక్కడ KVL చేస్తే ఈ లూప్ ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇది మీ ప్లస్ మీ ప్లస్ Va2 ఇలా వస్తుంది Va1 0 ఇది ఇలాగే వెళుతుంది ఇది ఇలాగే వెళుతుంది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అందుకే Va1 Va2 మరియు మీరు ఆ Va0 Va1 3 Zf ను మీ Ia0 గా చేస్తే ఈ సందర్భంలో మీరు ఈ KVL లాగా లూప్ చేస్తే మీరు ఇక్కడకు వస్తారు కనుక ఇది మీ ప్లస్ మీ Va0 Va0 అవుతుంది అప్పుడు ఈ కరెంట్ చాలా వ్యతిరేకిస్తుంది కాబట్టి Ia0 3 Zf ఆపై మీ మైనస్ Va1 0 అంటే Va0 Va1 3 Zf Ia0 మరియు ఈ సమయంలో Ia1 Ia2 Ia0 0 అవుతుంది కాబట్టి ఇది మీ డబుల్ లైన్లు నుండి గ్రౌండ్ ఫాల్ట్ అని మీరు పిలిచే సమానమైన సర్క్యూట్ కనెక్షన్ కాబట్టి మీ నుండి నేను ఇక్కడ అర్థం చేసుకున్నాను మీ అంతర్ దృష్టి నుండి మాత్రమే మీరు సర్క్యూట్ కనెక్షన్ను సరిచేయాలి కాబట్టి ఈ పరిస్థితి నుంచి వివిధ రకాల లోపాలు ఉంటాయి తదనుగుణంగా మీరు దీన్ని తయారు చేయాలి మీరు చేయవలసిన అన్ని పరిస్థితులు అనుకుందాం మరియు తదనుగుణంగా మీరు ఈ విషయం కలిగి ఉండాలి వేర్వేరు ప్రదేశాలు ఈ రేఖాచిత్రం ఇవ్వబడిన విభిన్న మార్గం సానుకూల ప్రతికూల సున్నా చేయండి ఆ తర్వాత సమీకరణాన్ని పరిశీలించి తదనుగుణంగా మీరు దానిని చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇది డబుల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కోసం సీక్వెన్స్ నెట్వర్క్ కనెక్షన్ మీరు ఇంత అర్థం చేసుకున్నారు అని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ సర్క్యూట్ నుండి సమానమైన సర్క్యూట్ లో గిస్తే నా అని అనుకుందాం నేను దీన్ని ఫిగర్ 6a అని అనుకుందాం ఇది ఫిగర్ 6a ఇది Ea మరియు ఇది Z1 కాబట్టి ఈ కరెంట్ Ia1 వెళుతోంది ఇప్పుడు ఇది Z2 కరెంట్ ఇక్కడకు వెళుతుంది ఎందుకంటే ఈ ఈ కరెంట్ యొక్క మొత్తం సమ్మషన్ 0 గా ఉంది కాబట్టి ఇది Z2 మరియు ఇది మీది మరియు ఇది Ia0 మరియు ఇది Z0 మరియు 3 Zf అవి సిరీస్లో ఉన్నాయి కాబట్టి Z0 3 Zf ఈ కరెంట్ ఉంది అంటే మీ ఇవి రెండూ సమాంతరంగా ఉంటాయి మీరు దానిని నెగటివ్ సీక్వెన్స్ మరియు సున్నా సీక్వెన్స్ అని పిలుస్తారు కానీ ఇక్కడ Z0 3 Zf ఈ రెండు సమాంతరంగా ఉంటాయి Va0 ఈ విషయానికి సమానం అని కూడా మీరు సూచిస్తున్నారు ఇక్కడ ఈ ప్రతికూల క్రమం మరియు ఈ రెండు సున్నా క్రమం ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీనికి వారి సమానమైన సమీకరణం ఈ విధంగా ఉంటుంది Z2Z03ZfZ2Z03Zf కాబట్టి మీ సమీకరణం కూడా నేను వ్రాశాను అందుకే Va0 Va2 3 Zf Ia0 దీనికి కారణం Va ఇంతకుముందు మనం దానిని కలిగి ఉన్నాము Va1 మీ Va1 Va2 ఇది మనము చేసాము అందుకే దీని అర్థం Va1 కు బదులుగా Va0 మనం Va2 3 Zf Ia0 అని కూడా వ్రాయవచ్చు అంటే మీ ప్రతికూల క్రమం మరియు మీ సున్నా క్రమం అవి సమాంతరంగా ఉన్నాయని ఇది సూచిస్తుంది అయితే ఇక్కడ ఫాల్ట్ ఇంపెడెన్స్ ఉంటుంది ఒకవేళ Zf 0 అయితే 3Zf పదం ఉండదు కాబట్టి ఇక్కడ వారు మీ సమీకరణం 33 ను సూచిస్తున్నారు కాబట్టి ఇది Ia1 అని అర్థం Ia1 Ea Z1 Z2Z03ZfZ2Z03Zf ఇది సమీకరణం 36 అదేవిధంగా మీరు ఈ లూప్లో కెవిఎల్ను వర్తింపజేస్తే ఇది ఈ సర్క్యూట్ యొక్క సరళమైన వెర్షన్ ఇదే సర్క్యూట్ యొక్క సమానమైన వెర్షన్ ను గీశారు మీరు ఈ లూప్లో కెవిఎల్ను ఈ లూప్లో వర్తింపజేస్తే అది Z1 Ia1 మీ Z2 Ia2 - Ea 0 అవుతుంది అంటే నేను ఈ సర్క్యూట్ నుండి ఇక్కడ వ్రాస్తున్నాను మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అంటే మీ Z1 Ia1 Z2 Ia2 - Ea 0 అంటే సరళీకరణ తర్వాత Ia2 ఇది సమీకరణం 37 అదేవిధంగా ఈ సర్క్యూట్లో మళ్ళీ ఇక్కడ మీరు దీన్ని చేశారు అంటే కెవిఎల్ ఈ రెండవది Z1 Ia1 ఓకే Ia0 Z03Zf Ea 0 మీరు అలా చేస్తే నేను వ్రాస్తున్నాను Z1 Ia1 Z03Zf Ia0 Ea 0 అంటే సరళీకరణ తరువాత Ia0 Ea Z1 Ia1Z03Zf ఇది సమీకరణం 38 కాబట్టి ఈ విధంగా మనం పరిష్కరించుకోవాలిఎప్పుడైతే డేటా ఇవ్వబడుతుందో మరియు విషయాలను ఎలా పరిష్కరించవచ్చు అనేది సంఖ్యా ద్వారా మనం చూస్తాము కానీ దానికి వెళ్ళే ముందు మాత్రమే మీరు ఒక సమస్య మరియు ఫాల్ట్ సంభవించినప్పుడు పరిగణనలోకి తీసుకున్నప్పుడు సానుకూల క్రమం ప్రతికూల శ్రేణి మరియు సున్నా శ్రేణి భాగం ఈ సమస్యలు కొంచెం ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను కొంచెం సంక్లిష్టత ఉందని నేను చెప్తాను కానీ కొన్ని ఉదాహరణలు తీసుకొని ఈ విషయాన్ని ఎలా పరిష్కరించవచ్చు మీకు చూపుతాను కాబట్టి ఇప్పటి వరకు మనము లైన్ టు లైన్ ఫాల్ట్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ మరియు మీ డబుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ మరియు అన్ని వ్యక్తీకరణలను అధ్యయనం చేసాము మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను కాని భిన్నమైన ఫాల్ట్ వేర్వేరు ఫాల్ట్ ఉన్నప్పుడు సమీకరణాలను అను ఎలా రాయాలో చూద్దాము మరియు తదనుగుణంగా మీరు సీక్వెన్స్ నెట్వర్క్ను గీయాలి తదుపరిది ఓపెన్ కండక్టర్ లోపం ఇది చాలా అరుదు కానీ ఓపెన్ కండక్టర్ విరిగిన కండక్టర్ అనుకుందాం ఓపెన్ కండక్టర్ అంటే విరిగిన కండక్టర్ ఇది ఫిగర్ 7 అని అనుకుందాం మీకు దశలు a b మరియు c దీని ద్వారా ప్రవహించే కరెంట్ Ia Ib Ic కానీ అకస్మాత్తుగా దశలో ఒక కండక్టర్ తెరిచి ఉంది అనుకుందాం కాబట్టి మనం చేస్తున్నది మనం F F1 తరువాత b b1 మరియు c c1 ను గుర్తించడం కాబట్టి మీరు తెరిచిన ఒక కండక్టర్ దశ తెరిచి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ విచ్ఛిన్నమైన భాగం లేదు b మరియు b1 పాయింట్ సాధారణం c మరియు c1 పాయింట్ సాధారణం అంటే మీ Vbb1 Vcc1 0 ఇది సమీకరణం 39 ఎందుకంటే b మరియు b1 వాస్తవానికి సాధారణ పాయింట్ c c1 సాధారణ పాయింట్ బిందువు కాబట్టి ఇక్కడ దశ b మరియు c లలో విరిగిన భాగం లేదు కాబట్టి Vbb1 Vcc1 0 ఇది సమీకరణం 39 మరియు ఈ దశలో ఒక కండక్టర్ విచ్ఛిన్నమైంది కాబట్టి Ia 0 కాబట్టి Ia 0 ఇవి సరిహద్దు పరిస్థితులు ఇప్పుడు దీనిని సుష్ట భాగంలో ఉంచినట్లయితే మనము ఇలా వ్రాయవచ్చు ఈ సమీకరణం మీకు ఎల్లప్పుడూ తెలిసినది మనము దానిని Vaa11 పాజిటివ్ సీక్వెన్స్ V అని వ్రాస్తాము ఇది కండక్టర్ ఓపెన్ కండక్టర్ కేసు అప్పుడు Vaa12 Vaa10 పాజిటివ్ నెగటివ్ జీరో సీక్వెన్స్ భాగం 13 కి సమానం ఎందుకంటే మనం వోల్టేజ్ Vaa1 తీసుకుంటున్నాము Vaa1 Vaa11 Vaa12 Vaa10 ఓకే ఇది 13 1 β β2 1 β2 β 1 1 1 కు సమానం ఇది మీకు తెలుసు Vaa1 Vbb1 Vcc1 ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నాముVa1 Va2 Va0 ఈ మాతృక Va Vb Vc ఓపెన్ కండక్టర్ వల్ల Vaa1 Vbb1 Vcc1 కానీ Vbb1 మరియు Vcc1 రెండూ 0 ఇక్కడ 0 ఎందుకంటే సమీకరణం 39 నుండి Vbb1 మరియు Vcc1 0 కాబట్టి దీనిని మనము '0' అని వ్రాయవచ్చు '0' అని మనం వ్రాయగలము Vaa11 Vaa12 Vaa10 13 Vaa1 ఇది సమీకరణం 41 కారణం చాలా సులభం Vaa11 13 Vaa1 Vaa12 13 మళ్లీ Vaa1 మరియుVaa1 Vaa10 13 కు సమానం మళ్ళీ Vaa1 ఎందుకంటే ఈ రెండు '0' కాబట్టి ఇవన్నీ సమానం ఇవన్నీ సమానమైనవి ఇది సమాంతర కనెక్షన్ అని సూచిస్తున్నాయి మరియుIa1 Ia2 Ia0 0 ఎందుకంటే దశ కండక్టర్ 'a' విరిగిపోయింది లేదా తెరిచింది అంటే Ia 0 Ia 0 అంటే మీ Ia1 Ia2 Ia0 0 ఈ సమీకరణం 42 దీని నుండి మీరు గీయాలి అంటే ఈ సమీకరణం 41 మరియు 42 ఈ సమీకరణం ఫిగర్ 8 లో చూపిన విధంగా ఈ రెండు సీక్వెన్స్ నెట్వర్క్ యొక్క సమాంతర కనెక్షన్ను సూచిస్తాయి అంటే తదుపరి ఫిగర్ అంటే అవి సమాంతరంగా సరిచేయబడతాయి మరియు ఇవి ప్రస్తుత సానుకూల ప్రతికూల మరియు సున్నా క్రమం '0' ఎందుకంటే కండక్టర్ ఓపెన్ ఓపెన్ కండక్టర్ మాత్రమే కాబట్టి ఇది F F1 F F1 F F1 ఓకే ఇది దశ 'a' కోసం అని అనుకుందాం మీరు F F1 ను ఎందుకు తయారు చేస్తున్నారు ఎందుకంటే దశ 'a' కండక్టర్ ఓపెన్ పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ కలిగి ఉంది అందుకే F F1 అందుకే ఇది మీ F F1 నా ఉద్దేశ్యం మీరు కావాలనుకుంటే మీరు కండక్టర్ F F1 ను తెరిచి ఇక్కడ కూడా ఒక లైన్ తయారు చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో పాజిటివ్ సీక్వెన్స్ నెగటివ్ సీక్వెన్స్ సున్నా సీక్వెన్స్ కోసం ఈ F F1 అన్ని వోల్టేజీలు సమాంతరంగా ఉంటాయి ఎందుకంటే అన్ని వోల్టేజీలు ఒకే విధంగా ఉంటాయి మరియు అన్ని వోల్టేజీల మొత్తం మరియు ఇక్కడ నుండి కరెంట్ Ia1 ఇక్కడ నుండి కరెంట్ Ia2 ఇక్కడ నుండి కరెంట్ Ia0 ఎందుకంటే Ia 0 కాబట్టి ఈ సమావేశ స్థానం వద్ద ఉంది కాబట్టి Ia1 Ia2 Ia0 0 మరియు ఇది ఒక ఓపెన్ కండక్టర్ సీక్వెన్స్ నెట్వర్క్ కాబట్టి విషయాలు చాలా సులభం దాని నుండి మాత్రమే మీరు ఆ సమీకరణాల సరిహద్దు పరిస్థితులను వ్రాయాలి ఆపై మీరు సులభంగా గణితశాస్త్రంలో మీరు మార్చవచ్చు మరియు మీరు సానుకూల ప్రతికూల మరియు సున్నా శ్రేణి కనెక్షన్లను సులభంగా నిర్మించవచ్చు అప్పుడు 2 కండక్టర్లు తెరుచుకుంటాయి దశ 'a' దశ 'b' మరియు దశ 'c' రెండు కండక్టర్లు తెరిచి ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇది a a1 తరువాత b b1 మరియు c c1 కానీ దశ 'b' మరియు దశ 'c' కండక్టర్లు తెరిచి ఉంటాయి అంటే Ib 0 Ic 0 ఓకే మరియు ఇది మీ Vaa1 ఇది 0 అవుతుంది ఎందుకంటే ఇక్కడ a a1 కామన్ పాయింట్ విరిగిన మార్గం లేదు కాబట్టి Vaa1 0 మరియు Ib 0 Ic 0 ఇది వాస్తవానికి సరిహద్దు పరిస్థితి అంటే ఈ పరిస్థితి వాస్తవానికి సిరీస్ కనెక్షన్ను సూచిస్తుంది ఎందుకంటే Ia1 Ia2 Ia0కరెంట్ ఒకేలా ఉన్నప్పుడు సిరీస్ కనెక్షన్ను సూచిస్తాయి కాబట్టి ఇది సిరీస్ కనెక్షన్ అయితే ఇది మీ F F1 F F1 F F1 నేను ఇంతకు ముందే మీకు చెప్పాను సిరీస్ కనెక్షన్ అంటే ఇది మీ పాజిటివ్ పాజిటివ్ టు నెగటివ్ పాజిటివ్ టు నెగటివ్ పాజిటివ్ టు నెగటివ్ మరియు ఇది మీ సానుకూల క్రమం ఇది మీ ప్రతికూల క్రమం మరియు ఇది మీ సున్నా శ్రేణి కనెక్షన్ కాబట్టి ఇది Ia1 Ia2 Ia1 Ia0 Ia1 ఎందుకంటే అన్నీ13 Ia ఇది సమీకరణం 46 కాబట్టి ఇది వాస్తవానికి రెండు కండక్టర్ల ఓపెన్ సీక్వెన్స్ నెట్వర్క్ కాబట్టి చాలా అరుదైన దృగ్విషయాలు ఉన్నప్పటికీ ఉన్నాయి కానీ పరిపూర్ణత కొరకు నేను దీనిని తీసుకున్నాను ఎక్కడ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనుకుందాం అదే సమయంలో డబుల్ లైన్ టు లైన్ ఫాల్ట్ చాలా అరుదు మనము తరువాత ఒక సమస్యను తీసుకొని డబుల్ లైన్ టు లైన్ ఫాల్ట్ ను చూద్దాము ఇప్పుడు మనము మీ మునుపటి సుష్ట భాగం నుండి ఒక ఉదాహరణ తీసుకుందాము ఎందుకంటే అప్పుడు మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం సులభం అవుతుంది ఈ ఉదాహరణ వాస్తవానికి మీ సుష్ట భాగం యొక్క అదే 'ఉదాహరణ 4' వివరాలు అక్కడ ఇవ్వబడ్డాయి అదే సమస్య మరియు అదే రేఖాచిత్రం మరియు ఈ రేఖ చిత్రం లో అంత ఒకే డాటా తీసుకుందాము 'ఉదాహరణ 4' కు సుష్ట భాగం కాంపోనెంట్ నేను ఒకే డేటాను తీసుకున్నాను మొత్తం డేటా ఒకే విధంగా ఉంటుంది ఇది సమయం ఆదా చేస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది కాబట్టిమనము తీసుకున్నది అదే సమస్య అదే రేఖాచిత్రం కాబట్టి అన్ని డేటా సుష్ట భాగం యొక్క 'ఉదాహరణ 4' కి సమానంగా ఉంటుంది అక్కడ ఒక ఫాల్ట్ పాయింట్ 'g' వద్ద ఉంది అది సాలిడ్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ అక్కడ సాలిడ్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ అని చెబుతున్నప్పుడు ఫాల్ట్ ఇంపెడెన్స్ '0' అని అర్థం మోటారు ద్వారా జనరేటర్ సరఫరా చేసిన కరెంట్ మరియు విషయాలు ఎలా జరుగుతాయో మనం ఇప్పుడు కనుగొనవలసి ఉంది కాబట్టి అన్ని పారామితులు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు మునుపటి డేటా నుండి మోటారు టెర్మినల్ వోల్టేజ్ 10 KV అని తీసుకుందాము ఇప్పుడు మోటారు వైపు లోపం జరిగింది ఈ మోటారు వైపు అందుకే ఇక్కడ ఇది మునుపటి అంశం యొక్క 'ఉదాహరణ 4' వలె వ్రాయబడిన డేటా ఇది సుష్ట భాగం మీకు మొత్తం డేటా ఉంది ఇప్పుడు అది అలా ఉంటే మరియు ఇక్కడ లోపం సంభవించినట్లయితే 'g' పాయింట్ వద్ద లోపం సంభవించింది ఇప్పుడు అది మొదట ఉంటే నేను మీకు రేఖాచిత్రాన్ని చూపిస్తాను కాబట్టి ఈ పాజిటివ్ ఈ నెట్వర్క్ కోసం ఈ పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ రేఖాచిత్రాన్ని పట్టుకోండి ఇది మీ పాజిటివ్ సీక్వెన్స్ ఒకటి అన్ని వోల్టేజ్ మూలాలతో దీన్ని ఎలా తయారు చేయాలో ఇంతకు ముందే నేను మీకు చెప్పాను ప్రతిదీ సానుకూలంగా ఉంటుంది మరియు అన్ని పాజిటివ్ సీక్వెన్స్ ఇంపెడెన్స్ ప్రతికూల శ్రేణి పారామితులు ఒకే విధంగా ఉంటాయి కానీ వోల్టేజ్ మూలం మాత్రమే లేదు మరియు అన్ని సున్నా క్రమం కూడా ఇది చూపబడింది అది ఎలా తీయబడిందో వివరంగా వివరించబడింది అదే నెట్వర్క్ అదే నెట్వర్క్ మరియు అదే రేఖాచిత్రం ఇప్పుడు ఒక పాయింట్ వద్ద లోపం జరిగింది నా ఉద్దేశ్యం ఇక్కడ ఒక పాయింట్ ఉంది అది మోటారు టెర్మినల్ దగ్గర ఈ వైపు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది మీ g అని అనుకుందాం మీ ఈ రేఖాచిత్రంలో p q మరియు g ఉన్నాయి కాబట్టి ఈ రేఖాచిత్రంలో 'g' వద్ద ఒక పాయింట్ ఉంది ఇక్కడ 'g' పాయింట్ వద్ద లోపం సంభవించింది అంటే సాలిడ్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కు లోపం సంభవించింది కాబట్టి ఈ సందర్భంలో ఆ లోపం జరిగింది దీనిని ఎలా కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇది మీ 'పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్' ఉదాహరణ 4 ' అదే ప్రతికూల అదే సున్నా సీక్వెన్స్ కాబట్టి ఇక్కడ లోపం సంభవించింది ఇది రిఫరెన్స్ బస్సు ఇది రిఫరెన్స్ బస్సు ఇది రిఫరెన్స్ బస్సు కాబట్టి ఇక్కడ లోపం సంభవించింది కాబట్టి ఈ గ్రౌండ్ను మీ నెగటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ యొక్క రిఫరెన్స్ బస్గా మార్చండి మరియు ఇక్కడ కూడా రిఫరెన్స్ నెట్వర్క్కు గ్రౌండ్ చేయండి ఆపై ఇక్కడ కూడా ఇది మీ'g' పాయింట్ కాకుండా 'g' పాయింట్ రిఫరెన్స్ నెట్వర్క్కు 'g ' పాయింట్ మరియు ఇది 'g' పాయింట్ మరియు ఇది మీ రిఫరెన్స్ బస్కు వెళ్తుంది కాబట్టి ఈ పాయింట్ 'g' అంటే దీనిలో మీరు ఈ పాయింట్ను 'g' అని పిలుస్తారు ఇక్కడ లోపం సంభవించింది కాబట్టి అంటే ఇది నా పాయింట్ 'g' అవి రిఫరెన్స్ బస్సుకు కనెక్ట్ అయ్యాయి తరువాత 'g' రిఫరెన్స్ బస్సుతో అనుసంధానించబడి ఉంది మరియు ఇది కూడా రిఫరెన్స్ బస్తో అనుసంధానించబడిన 'g' ఈ సమస్యను పరిష్కరించే ముందు మీరు మూడు దశలకు సమీకరణాన్ని ఉపయోగించి పరిష్కరించినప్పుడు మూడు దశల లోపం కోసం మనము ప్రీ ఫాల్ట్ వోల్టేజ్ తీసివేసి సమానమైన థెవెనిన్ ప్రాతినిధ్యం చేసాము మూడు దశల లోపం మీ Z బస్ అల్గోరిథంను అనుసంధానిస్తుంది అయితే కొంచెం క్లిష్టంగా మరియు కొన్ని సమస్యలను పరిష్కరించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ మనము ఇక్కడ సుష్ట భాగం మరియు అసమతుల్య లోపంకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము కాబట్టి ఈ సందర్భంలో మీరు చూస్తే మోటారు సైడ్ ఫాల్ట్ సంభవించినందున మీరు ప్రీ ఫాల్ట్ వోల్టేజ్ ఏమిటో కనుగొనాలి కాబట్టి దాని వోల్టేజ్ 10 kv అది తరువాత చూద్దాము ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఆ సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ అదే నెట్వర్క్లోకి చూస్తే మీ సున్నా సీక్వెన్స్ కరెంట్ వాస్తవానికి మోటారు వైపు నుండి ప్రవహిస్తుంది ఎందుకంటే ఇక్కడ అరెండు మోటార్లు ఉన్నాయి ఒకటి అన్గ్రౌండ్డ్ అన్ గ్రౌన్దేడ్ మరియు మరొకటి ఇది మీది అని మీరు పిలుస్తారు మీరు దీన్ని తీసుకుంటే ఇది Y కనెక్ట్ చేయబడింది ఇది Y కనెక్ట్ చేయబడింది మరియు ఇది కొంత ఇంపెడెన్స్ ద్వారా గ్రౌన్దేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది Y కనెక్టెడ్ కాని అన్గ్రౌన్దేడ్ కాబట్టి ఇక్కడ ఈ సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రం అంటే అది రిఫరెన్స్కు అనుసంధానించబడి ఉంటుంది మీరు చూస్తే సర్క్యూట్ కంప్యూట్ చేయబడింది అయితే మీరు జెనరేటర్ వైపు చూస్తే ఐసోలేషన్ Y గ్రౌన్దేడ్ అయితే ఇక్కడ ∆ ఉంది కాబట్టి ఇది ఐసోలేషన్ గా ఉంది కాబట్టి జనరేటర్ వైపు నుండి సున్నా సీక్వెన్స్ కరెంట్ ఉండదు కానీ మోటారు వైపు నుండి సున్నా సీక్వెన్స్ కరెంట్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తారో అంటే అన్ని సున్నా సీక్వెన్స్ కరెంట్ అంటే అది మోటారు వైపు నుండి ప్రవహిస్తుంది ఎందుకంటే ఇది ఒక మార్గాన్ని పొందుతున్నట్లు మీరు చూస్తున్నారు అది ఒక మార్గాన్ని పొందుతోంది కానీ ఈ వైపు ఐసోలేషన్ గా ఉంది కాబట్టి జనరేటర్ వైపు నుండి కరెంట్ ప్రవహించదు ఇక్కడ మీరు సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ను చూడటం గురించి తీర్పు చెప్పాలి అంటే మీరు పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ నుండి మీ థెవెనిన్ను సమానంగా చేస్తే కాబట్టి మోటారు సైడ్ వోల్టేజ్ 10 KV కాబట్టి ప్రీ ఫాల్ట్ కరెంట్స్ నిర్లక్ష్యం చేయబడ్డాయి కాబట్టి మనము Eg11 Em111 Em211 Vf0 1011 0 u అని చెబుతాము కానీ మోటారు సైడ్ టెర్మినల్ వోల్టేజ్ 10 KV బేస్ KV మనము 11 తీసుకున్నాము కాబట్టి 0 కాబట్టి ఇది మీ Vf0 తరువాత ఈ రెండింటి యొక్క మొత్తం మరియు ఈ సమాంతర 0 345 మరియు 0 69 j లతో సమానంగా తీసుకోండి దానితో సమానమైనది వాస్తవానికి j0 23 అవుతుంది మరియు ఈ వైపు పాయింట్ j0 491 మనం ఈ రెండింటిని జోడించి సమానంగా తీసుకోవాలి మీరు తీసుకుంటే Z0 j3 u అవుతుంది మరియు Z0 j3 264 ఇది j3 ఈ పారామితులన్నీ సుష్ట భాగంలో 'ఉదాహరణ 4' కోసం లెక్కించబడ్డాయి కాబట్టి మనం అన్ని పారామితులను తీసుకుంటున్నాము మరొకటి ఇది ఒకటి ఇది ఒకటి మీరు మీ పాయింట్ 'g' అని పిలిచేటప్పుడు లోపం సంభవించిన ఆ రకమైన తప్పుకు సమానంగా ఉండదు కాబట్టి ఇది థెవెనిన్ సమానమైనదని అర్థం ఇప్పుడు దీని అర్థం అదేవిధంగా ఈ రెండు కూడా ఉన్నాయి మరియు ఇవి సమానమైన సమాంతరంగా ఉన్నాయి మరియు ఈ సందర్భంలో ఇది j3 264 మాత్రమే వస్తుంది కాబట్టి మీరు సమానమైన సర్క్యూట్ చేస్తే ఈ సర్క్యూట్ నుండి ఇది మీZ2 Z1 కి సమానం కాబట్టిఇది సమానమైన సర్క్యూట్ అవుతుంది ఇది రిఫరెన్స్ బస్ రిఫరెన్స్ బస్ ఇది j0 172 మరియు j3 264 మరియు Ia1 Ia2 Ia0 కాబట్టి ఆ సందర్భంలో Ia1 కి Vf0 Z1Z2Z0 లభిస్తుంది కాబట్టి వీటన్నింటినీ ప్రతిక్షేపణ చేయండి మీరు ఇవన్నీ ప్రతిక్షేపణ చేస్తే మీకు Ia1 j0 252 p మరియు Ia1 Ia2 Ia0 అన్నీ ఒకే విధంగా ఉంటాయి నేను ఇక్కడ చూపించలేదు కానీ ఇది Ia1 ఇది Ia2 ఇది Ia0 సిరీస్ సర్క్యూట్ అన్నీ ఒకటే అంటే ఇది మీ j0 252 ఉంటుంది ఇప్పుడు ఫాల్ట్ కరెంట్ 3Ia0 అవుతుంది అది మీ 3 j మీ 0 252 ఓకే కాబట్టి అంటే ఇది j0 చివరకు 75 మీ 6 p కాబట్టి ఈ విధంగా మీరు సున్నా సీక్వెన్స్ వద్ద మీ పాజిటివ్ సీక్వెన్స్ నెగటివ్ సీక్వెన్స్ ను పరిష్కరించాలి అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మరియు లోపం ఎందుకు జరిగిందో మీరు తెలుసుకోవాలి మరియు తదనుగుణంగా మీరు అన్ని పారామితులు ను ఎలా సరిగ్గా లెక్కించారో చూడాలి ఆపై మీరు ఫాల్ట్ కరెంట్ ఏమిటో సులభంగా పరిష్కరించవచ్చు ధన్యవాదాలు మళ్ళీ మేము తిరిగి వస్తాము